కాబట్టి మేము మరొక ఉదాహరణ తీసుకుంటాముఆ తర్వాత మనము ప్రేరకాలకు వెళ్తాము కాబట్టిమరోఉదాహరణ తీసుకుందాం కింది సమీకరణాలలో వర్ణించిన వోల్టేజ్ పల్స్0 5 మైక్రో ఫారెడ్కెపాసిటర్వద్ద వర్తించబడుతుంది t 0 కన్నా తక్కువగా ఉన్నప్పుడు v 0వోల్ట్ అని ఇవ్వబడినదినిజానికిఒక్క నిమిషం ఆగండి కాబట్టి t 0కంటే తక్కువ ఉన్నప్పుడు v 0 వోల్ట్ మరియు 0మరియు1మధ్య ఉన్నప్పుడు v 4t వోల్ట్ మరియు t విలువ 1 మరియు ∞ మధ్య ఉన్నప్పుడు అంటే t 1కన్నా ఎక్కువఉన్నప్పుడు v4e t 0 కన్నా తక్కువ ఉన్నప్పుడు v0 వోల్ట్ t 0 కన్నా ఎక్కువ మరియు 1 కన్నా తక్కువ ఉన్నప్పుడు v4t t 1 కన్నా ఎక్కువ మరియు ∞ కన్నా తక్కువ ఉన్నప్పుడు v4e కాబట్టిఇవన్నీ కనుగొనండి కెపాసిటర్ కరెంట్ పవర్ మరియు శక్తి కోసం వ్యక్తీకరణను కనుగొనండి ఇది ఇప్పుడు శక్తిని సమయంయొక్క ఫంక్షన్ గా చిత్రీకరించండి కెపాసిటర్లో శక్తిని నిల్వ చేసే సమయ అంతరాళాన్ని పేర్కొనండి 01Pdt మరియు1Pdt లను అంచనావేయండిమరియువాటిప్రాముఖ్యత పై వ్యాఖ్యానించండి సమీకరణం 5 నుండిiCdvdtC 0 5మైక్రోఫారెడ్ అని ఇవ్వబడింది అంటే 0 510 6 ఫారెడ్ కెపాసిటర్ కరెంట్ యొక్క వ్యక్తీకరణ ఇవ్వబడిందికాబట్టి ప్రతి అంతరాళం లో Cdvdt వర్తింప చేయండి కాబట్టిమొదటి సందర్భంలో వోల్టేజ్0 కాబట్టిCdvdt0 కాబట్టిt 0 కంటే తక్కువఉన్నప్పుడుi 0 అవుతుంది మరియు తరువాత రెండవ సందర్భంలో 0మరియు1 కి మధ్యv4t కాబట్టిtకి సంబంధించిన అవలోకనం తీసుకుంటేఇది4అవుతుంది మరియు C తో గుణించాలి కాబట్టిఇది 2 మైక్రో ఆంపియర్ఉంటుంది ఎందుకంటే ఇక్కడ 10 6 ఉంది ఇక్కడ t 0 కంటే ఎక్కువ మరియు 1కంటే తక్కువ అని ఉంది మూడవ సందర్భంలోఇక్కడ ఇచ్చారు4e దాని అవలోకనం తీసుకుంటే Cdvdt కాబట్టిఅది0 510 6ఇది C విలువ 4e కాబట్టిఅది 2e మైక్రో ఆంపియర్ అవుతుంది t విలువ 1 కంటే ఎక్కువ మరియు ∞ కంటే తక్కువ అని అర్ధం కాబట్టిపవర్ యొక్క వ్యక్తీకరణvi కాబట్టిఇది మీ vi నేనుఇది మళ్ళీ రాయడం లేదు ఇది మీకు అర్ధమవుతుంది కాబట్టిt 0 కంటే తక్కువగా ఉన్నప్పుడు v0 ఉంది కాబట్టి P 0వాట్ అవుతుంది ఆపై ఇది t 0 కంటే ఎక్కువ మరియు 1 కంటే తక్కువగా ఉన్నప్పుడు v4tమరియుi2మైక్రోఆంపియర్ కాబట్టి2 తోగుణిస్తే అది8t మైక్రోవాట్ అవుతుందిఇది మైక్రో వాట్ లో ఉంటుందిఅదే విధంగా మరొకటి కూడా ఉంది చివరిది 4e ఇది మీ వోల్టేజ్ కరెంట్ 2e గుణిస్తేఇది 8e 2 ఉంటుంది కాబట్టిఇదిt 1 కంటే ఎక్కువ మరియు ∞ కంటే తక్కువఉన్నప్పుడు పవర్ ఇది మైక్రో వాట్ లో ఉంది ఈ క్రింది విధంగా పవర్ వ్యక్తీకరణ మీ సమీకరణం 10 నుండి నేరుగా వస్తుంది కాబట్టి మీకు తెలుసు ఎనర్జీ 12 Cv2 కాబట్టిమొదటv0 ఉంది కాబట్టిఅది0 మీ రెండవ సందర్భంలోv4t ఇవ్వబడింది 510 6ఫారెడ్కాబట్టి 12 Cv2 ను సరళీకృతం చేస్తే4t2మైక్రో జౌల్ పొందుతాము ఇది సమానంగాలేదా తక్కువగా ఉంటుంది నేను సరిదిద్దుతున్నాను కాబట్టిమరియు మూడవ సందర్భంలో 12 Cv2 అది 4e 2 మైక్రో జౌల్ అవుతుంది దయచేసి దీన్ని చేయండి నేను ఒక సాధారణ దానిని చేశాను ఇది మీ ఎనర్జీ వ్యక్తీకరణ నన్ను శుభ్రం చేయనివ్వండి కాబట్టిచిత్రం7ఎనర్జీ ఫంక్షన్యొక్క ప్లాట్ చూపిస్తుంది కాబట్టి మొదటిది 4t2మైక్రో జౌల్ ఉంది ఇది మొదటి భాగంలో 0కు1 కి మధ్య కనిపిస్తుంది కాబట్టిఇది పరాబోలా లా కనిపిస్తుంది తరువాత4e 2మైక్రో జౌల్1కు∞ కు మధ్య ఎనర్జీ ఎక్స్పోనేన్షియల్ గా క్షీణిస్తుంది ఈ వైపు W అనేదిమైక్రో జౌల్ పరంగా ఉంది మరియు ఈవైపుసమయం ఉంది మీ x అక్షం పై సమయం సెకన్లలో ఉంది ఒకవేళ ప్లాట్ చేస్తేఅదిదీని వరకు 4t2 ఆపై t 1 కంటే ఎక్కువ మరియు ∞ కంటే తక్కువ ఉన్నప్పుడు ఇది 4e 2 ఈ భాగం4t2మరియు ఈ భాగం4e 2 కనుకఇది ఎనర్జీ ఫంక్షన్ ప్లాట్ ఇప్పుడు రెండవ విషయం పవర్ సానుకూలంగా ఉన్నప్పుడు కెపాసిటర్ లో ఎనర్జీ నిల్వ చేయబడుతుంది అంటే పవర్ సానుకూలంగా ఉన్నప్పుడు ఎనర్జీ నిల్వ చేయబడుతుంది కాబట్టి ఎనర్జీ వ్యక్తీకరణ8t మైక్రో వాట్సానుకూలంగాఉంది అంటే ఎనర్జీనిల్వ చేయబడుతుంది అని అర్ధం మరియు పవర్ ప్రతికూలంగా ఉన్నప్పుడు t1 కంటే ఎక్కువ మరియు ∞ కంటే తక్కువ ఉన్నప్పుడు అది ప్రతికూలంగా ఉంటుంది అంటేపవర్ పంపిణీ చేయబడుతుంది కాబట్టిఇక్కడ పవర్ సానుకూలంగా ఉన్నప్పుడు ఎనర్జీ కెపాసిటర్లో నిల్వ చేయబడుతుందిఅందువల్ల ఎనర్జీ0నుండి1సెకన్లఅంతరాళంలో నిల్వ చేయబడుతుందిమరియు పవర్ ప్రతికూలంగా ఉన్నప్పుడు కెపాసిటర్ ద్వారా ఎనర్జీ పంపిణీ చేయబడుతుంది t 1సెకనుకంటే ఎక్కువ ఉన్నప్పుడు ఎనర్జీ పంపిణీ చేయబడుతుంది కాబట్టిఇప్పుడు తదుపరిదిPdt ఇది సమగ్ర పరిమితులకు అనుగుణంగా సమకాలీన సమయం తో సంబంధం ఉన్న శక్తి కాబట్టిఅందువలన మొదటి సమాకలనం కెపాసిటర్ లో నిల్వ ఉన్న ఎనర్జీ ని సూచిస్తుంది ఎందుకంటేఇక్కడ చూస్తే 01Pdt P సానుకూలముగా ఉంటుంది కాబట్టి 01Pdtఇవ్వబడితే మరియు Pvi ఇంతకు ముందు చూసాము Pvi 8t మైక్రో వాట్ కాబట్టిఇక్కడచూస్తే ఇది ఎనర్జీనినిల్వచేస్తుంది కాబట్టి 1 సెకను నుండి ∞ వరకు అంతరాళం లో ఉన్నప్పుడు రెండవ సమాకలనంఇంటిగ్రల్ కెపాసిటర్ ద్వారా పంపిణీ చేయబడిన ఎనర్జీని సూచిస్తుంది కాబట్టి01Pdt ఉన్నప్పుడు018t dt కాబట్టిఖచ్చితమైన సమాకలనం చేస్తే ఇది 4మైక్రో జౌల్ వస్తుంది మరియు1నుండి ∞ వరకు ఖచ్చితమైన సమాకలనం చేస్తే 01 8 e 2 dt మరియు ఆ సందర్భంలో 4మైక్రో జౌల్ పొందుతారు కాబట్టిఎనర్జీ నిల్వఎనర్జీ పంపిణీకాబట్టిఅది సరిపోతుంది కాబట్టిమీ పరిమితి లేకుండా సమయం పెరిగేకొద్దీకెపాసిటర్కు వర్తించే వోల్టేజ్0కి తిరిగి వస్తుంది కాబట్టిఈ ఆదర్శ కెపాసిటర్ ద్వారా తిరిగి వచ్చే ఎనర్జీ నిల్వచేసిన ఎనర్జీ కి సమానంగా ఉండాలి కాబట్టిమన అవగాహనకు ఈ ఉదాహరణ తీసుకున్నాము కాబట్టితదుపరిదిప్రేరకలు వీటి గురించి చూద్దాం కాబట్టితరువాతమీ మొదటి ఆర్డర్ సర్క్యూట్ కు వెళ్దాం అంటేప్రేరకాలుకాబట్టిఇక్కడ చూడండి విద్యుత్ కరెంట్ లో ఏదైనా మార్పును వ్యతిరేకించే ఒక విద్యుత్ భాగాన్ని ప్రేరకం అంటారు దీని గురించి భౌతిక శాస్త్రం లోతెలుసుకుని ఉంటారు కాబట్టిఇది సహాయక కోర్ చుట్టూ చుట్టబడిన వైర్ యొక్క కాయిల్ ఇది మీ చిత్రం18 ఈ కోర్ అయస్కాంత లేదా అయస్కాంతం కానీ పదార్థం తో ఉంటుంది కాబట్టిఇది చుట్టబడిన కాయిల్ మరియు కోర్ పదార్థం కనుక నన్ను శుభ్రం చేయనివ్వండి ఇది మీ చిత్రం ప్రేరకం యొక్క ప్రవర్తనఅయస్కాంత క్షేత్రాలతో సంబంధం ఉన్న దృగ్విషయం ఆధారంగా ఉంటుంది కాబట్టిఅయస్కాంత క్షేత్ర మూలం ఇక్కడ ఉంది చలనంలో ఉన్న ఛార్జ్ లేదా కరెంట్ చలనంలో ఉన్న ఛార్జ్ అంటే idqdt అంటే కరెంట్ ఒకవేళఅయితేకరెంట్ సమయం తో పాటు మారుతున్నట్లయితే అప్పుడు అయస్కాంత క్షేత్రం కూడా సమయంతో పాటు మారుతుంది కాబట్టి సమయంతో పాటు మారుతున్న అయస్కాంత క్షేత్రంతన ద్వారా అనుసంధానం కాబడిన ఏ కండక్టర్ లో అయినా వోల్టేజ్ ను ప్రేరేపిస్తుంది సర్క్యూట్ యొక్క పరామితి అయిన ఇండక్టెన్స్ ప్రేరిత వోల్టేజ్ మరియు కరెంట్ కి మధ్య సంబంధాన్ని ఇస్తుంది ఇది సాధారణంగా తెలుసు vLdidt కాబట్టినన్ను శుభ్రం చేయనివ్వండి కాబట్టిప్రేరకం గుండా కరెంట్ అనుమతించబడితే ప్రేరక అంతటా ఉన్న వోల్టేజ్ కరెంట్ యొక్క మార్పు రేటుకు నేరుగా అనులోమానుపాతంలోఉన్నట్లు కనుగొనబడింది కాబట్టినిష్క్రియాత్మక సంకేతాన్ని ఉపయోగించడం ద్వారా v Ldidt అవుతుంది ఇది సమీకరణం20 అని చెప్పండి ఇక్కడLఅనేది ఇండక్టెన్స్ అని పిలువబడే అనుపాత స్థిరాంకం అని తెలుసు ఇండక్టెన్స్యొక్కయూనిట్హెన్రీమరియు ఇండక్టెన్స్అనేది లక్షణము కాబట్టి ఆఇండక్టెన్స్వాస్తవానికి ఒక లక్షణంప్రేరకం దాని ద్వారా ప్రవహించే కరెంట్ ని మార్చడానికి వ్యతిరేకతను చూపుతుంది నిజానికి ఇది సాధారణ విషయం కానికేవలం ఈ పరిచయం ప్రారంభించడానికి కొద్దిగానేను రాశాను నన్ను శుభ్రం చేయనివ్వండి కాబట్టిప్రేరకల సర్క్యూట్ చిహ్నాలు చిత్రం 9 లో చూపబడినవి నిష్క్రియాత్మక సంకేతాలను అనుసరిస్తున్నాయి ఇది ఎయిర్ కోర్ గా ఉన్న ప్రేరకం యొక్క చిహ్నం చిత్రం a ఎయిర్ కోర్ అని రాయబడి ఉంది ఐరన్ కోర్ ఉన్నప్పుడు ఈ చిహ్నం ఉంటుంది అది ఇక్కడ ఇనుప కోర్ అని వ్రాసి ఉంది ఈ వేరియబుల్ గుర్తు ఉన్నప్పుడు బాణం గుర్తు ఉంటుంది ఇది వేరియబుల్ ఐరన్ కోర్ కాబట్టిఇవిమీ ప్రేరకాలుమరియు వాటియొక్క చిహ్నాలు కాబట్టిఇది ఇలా వ్రాసినప్పుడుఇది ఎయిర్కోర్ 2బార్స్ఉంటేఅది ఒక ఇనుము కోర్ మరియు ఒకవేళ 2బార్స్ ఆపై బాణం ఉంటే వేరియబుల్ ఇనుము కోర్ కాబట్టి ఇది ప్రేరకం యొక్క చిహ్నాలు నన్ను శుభ్రం చేయనివ్వండి కాబట్టిvLdidtఅనేసమీకరణంసంఖ్య 20 ఒక ప్రేరకానికి వోల్టేజ్ సంబంధం కాబట్టి ఈ చిత్రం సంఖ్య 20 ప్రేరకం యొక్క గ్రాఫికల్ సంబంధాన్ని చూపిస్తుంది ఇండక్టెన్స్ కరెంట్ నుండి స్వతంత్రంగా ఉంటుంది కెపాసిటర్ లోఏ విధంగా iCdvdtఅని చూసామో ఇటువంటి ప్రేరకాన్ని సరళ ప్రేరకంఅంటారు ప్రేరకం స్వతంత్రంగా ఉన్నప్పుడుL కరెంట్ నుండి స్వతంత్రంగా ఉంటుందిఅప్పుడు ఈ వైపుy అక్షం పై v ఉంది మరియు x అక్షం పైdidtఉంది మరియు సాధారణ సరళ రేఖ మూలం గుండా వెళుతుంది మరియు ఇదిప్రేరకం యొక్కవాలు కాబట్టిLకరెంట్యొక్క ఫంక్షన్ కాదు కాబట్టిఇదిసరళ ప్రేరకం కాబట్టిఇది వోల్టేజ్ కరెంట్ యొక్క సంబంధం సరళమైనది ఇప్పుడుvLdidtఅయితే di1Lvdtఅని వ్రాయవచ్చు మరియు ఇది సమీకరణం21 ఇప్పుడు దీనిని సమాకలనం చేస్తే ఇప్పుడుi1L tv dt ఇది సమీకరణం22 కాబట్టి కెపాసిటర్లలో లాగానే ఇక్కడ కూడా సమాకలనం చేస్తే i 1Lt0tv dt i ఉంటుందిఅంటే సమీకరణం23 ఇక్కడ కెపాసిటర్ లో అదే విషయం t కంటే ఎక్కువ మరియు t0 కన్నా తక్కువగా ఉన్నప్పుడు i మొత్తం కరెంట్ i ఎల్లప్పుడూ 0 అవుతుంది కాబట్టిi0నుచేయాలనే ఆలోచనఆచరణాత్మకమైనదిమరియు సహేతుకమైనది ఎందుకంటే గతంలో ప్రేరకం లో కరెంట్ లేని సమయం ఉంటుంది కాబట్టిఇది గత చరిత్ర మాత్రమే కాబట్టికొంతకాలం వరకు ప్రేరకం లోకరెంట్ లేదు కాబట్టి ఈ రకమైనభావనచాలా అనుసరణీయంకాబట్టిi0మరియు ప్రేరకానికి పంపిణీ చేసిన పవర్ P vi ఉంటుంది కాబట్టిPLdidtiకాబట్టిఈసమీకరణం సంఖ్య24 నిల్వ చేసినఎనర్జీ విలువ ఏమిటంటే w tP dtఅనగా t Ldidti dt మరియుదీనిని సమాకలనం చేసినప్పుడు అది ప్రాథమికంగా L tidi అవుతుంది కాబట్టి 12 Li2 12 Li2 అవుతుంది ఇది సమీకరణంసంఖ్య 25 కానీ i0 అని ఇప్పుడే చూసాము కాబట్టినిల్వ చేసిన ఎనర్జీ విలువ12 L i 2 ఇది సమీకరణంసంఖ్య 26 సాధారణ విషయం కాబట్టి సమీకరణం 20 ప్రేరకం యొక్క ముఖ్యమైన లక్షణాలు అనుసరిస్తోంది కెపాసిటర్ లక్షణాలు కొన్ని మనము చూసాము కాబట్టిఅదే విధంగా స్వచ్ఛమైన ప్రేరకం లక్షణాలు చూస్తారు కాబట్టిసమీకరణము 20 నుండి గమనించదగినది ఏమిటంటే కరెంట్ స్థిరంగా ఉన్నప్పుడు didt 0 అవుతుంది కాబట్టి ప్రేరక అంతటా ఉండే వోల్టేజ్ 0 ఉంటుంది మరియు ప్రేరకం DC కి షార్ట్ సర్క్యూట్ వలె పనిచేస్తుంది కాబట్టి సంఖ్యా అధ్యయన స్థితిని పరిష్కరించేటప్పుడు ప్రేరకం DC కి షార్ట్ సర్క్యూట్ లాగా పనిచేస్తుంది అనుకోవాలి రెండవది ప్రేరకం లోకరెంట్తక్షణమే మారదు కాబట్టిఈ సందర్భంలోసమీకరణం 20 ప్రకారంvLdidtఒక ప్రేరకానికి కరెంట్లో నిరంతర మార్పు అనంతమైన వోల్టేజ్ అవసరం ఇది భౌతికంగా సాధ్యం కాదు ఒక ప్రేరక దాని ద్వారా ప్రవహించే కరెంట్లో ఆకస్మిక మార్పును వ్యతిరేకిస్తుంది ఉదాహరణకుప్రేరకం ద్వారా ప్రవహించే కరెంట్ చిత్రం21aలో చూపిన రూపాన్ని తీసుకోవచ్చు నేనుదానికి వస్తానుఅయితే నిజ జీవిత పరిస్థితిలో ఇది నిరంతరంగా లేనందున ప్రేరకం లో ప్రవహించే కరెంట్ చిత్రం21bలో చూపిన రూపాన్ని తీసుకోదు అంటే చిత్రం a లో ప్రేరక కోసం ఈ రకమైన మార్పు సరైనదే కానీఅకస్మాత్తుగా అది ఇక్కడ నుండి హఠాత్తుగా0 కి పడిపోవడం నిజజీవితంలో సాధ్యం కాదు కనుకఈ రకమైన విరమణలు సాధ్యం కాదు కాబట్టిప్రేరకం ద్వారా ఈరకమైన కరెంట్ కు అనుమతి ఇవ్వబడుతుంది కానీఈరకమైన విషయం అనుమతించబడదు మరియు ఆకస్మిక మార్పు ప్రేరకంలో సాధ్యం కాదు అయినప్పటికీప్రేరకఅంతటా వోల్టేజ్ఆకస్మికంగా మారుతుంది తదుపరిదిఒక ఆదర్శ ప్రేరకం శక్తినివెదజల్లదు ప్రేరకంలో నిల్వ చేసిన శక్తిని తరువాత సమయంలో తిరిగి పొందవచ్చు ఇది ఇంతకు ముందు కెపాసిటర్ లో చూసిన విషయం వంటిదే శక్తిని నిల్వ చేసేటప్పుడు ప్రేరకం సర్క్యూట్ నుంచి పవర్ ని తీసుకుంటుంది మరియు గతంలో నిల్వ చేసినశక్తినితిరిగి సర్క్యూట్కు పవర్ ని అందిస్తుంది కాబట్టి ఆచరణాత్మకంగా ప్రేరకంలో ముఖ్యమైన నిరోధక భాగం ఉంటే ప్రేరక రాగి వంటి వాహక పదార్థంతో తయారైంది కాబట్టి ఇది కొంత నిరోధకతను కలిగి ఉంటుంది మరియు వైండింగ్ కండక్టింగ్ కాయిల్స్ మధ్య కెపాసిటివ్ కపులింగ్ ని కలిగి ఉంటుంది అంటే దీనికి నిరోధకత ఉంది కొంత కెపాసిటన్స్ కూడా ఉంది కాబట్టిఇది ఒకప్రేరకానికిఖచ్చితమైన సర్క్యూట్ ఆచరణాత్మకంగా ప్రేరకం కానీ సాధారణంగా Rw అనేది ప్రేరక కాయిల్ యొక్క నిరోధకత మరియుCwఅంటే వైండింగ్ మధ్య కాపులింగ్ కెపాసిటెన్స్ ఇక్కడ అనేకతీగచుట్టలు ఉన్నాయి కాబట్టి దీనిని కప్లింగ్ కెపాసిటర్ అంటారు కాబట్టిఇది ప్రేరకానికి ఖచ్చితమైన సర్క్యూట్ కానీ వాస్తవానికి Rw చాలా తక్కువ మరియు Cw కూడా చాలా తక్కువ కాబట్టి విస్మరిస్తాము ప్రేరకం ను మాత్రమే పరిగణిస్తాము సాధారణంగా కొన్ని సమస్యల కోసం నిరోధకతను పరిగణించరు కానీ కొన్ని సమస్యలలో ప్రేరకం యొక్క నిరోధకత ఇండక్టెన్స్ను కనుగొనడం లో పరిగణించబడుతుంది దీనిని తర్వాత చూద్దాము మరియు సర్క్యూట్ విశ్లేషణకు సంబంధించినంతవరకు Cw సాధారణంగా పరిగణించరు కాబట్టి చిత్రం 22 లో నేను Rw ను వైండింగ్ రెసిస్టెన్స్ అని Cw ను వైండింగ్ కెపాసిటన్స్ అంటారు కాబట్టి Rw యొక్క ఉనికి రెండు విధాలుగా అంటే శక్తి నిల్వ పరికరంగా చేస్తుంది ఎందుకంటే నిరోధకము ఉంది మరియు తరువాత శక్తి వెదజల్లే పరికరంగా కూడా చేస్తుంది ఎందుకంటే ప్రేరకంలో నిల్వ ఉన్న ఎనర్జీ ఉష్ణ రూపంలో నిరోధకము లో వెదజల్ల వచ్చు Rw మరియు Cw చాలా తక్కువ కాబట్టి చాలా సందర్భాల్లో వాటిని విస్మరించవచ్చు కాబట్టి వాటిని విస్మరిస్తాము తదుపరిది సిరీస్ మరియు సమాంతర ప్రేరకాలు కాబట్టి ఇది ఒక సాధారణ సర్క్యూట్ చిత్రం 23 లో Nప్రేరకాల సిరీస్ కలయిక చూపబడినది వోల్టేజ్ vఉంది L1 L2 L3 LN వరకు ఉన్నాయి అన్నీ సిరీస్లో అనుసంధానించబడి ఉన్నాయి దీనిలో ప్రవహించే కరెంట్ i L1 అంతటా వోల్టేజ్ v1 మరియు L2 అంతటా వోల్టేజ్ v2 ఈ విధంగా LN అంతటా వోల్టేజ్ vN కాబట్టి ఇది N ప్రేరకాల యొక్క సిరీస్ కనెక్షన్ కాబట్టిKVL నువర్తింప చేయండి vN వరకు సంకలనం చేయండి ఇది సమీకరణం 27 తర్వాత v L1didtL2didtL3 didt LN didtమరియుdidt బయటకు వస్తే v L1 L2 L3 కాబట్టి దీనిని v Leq didt గా వ్రాయవచ్చు ఇది సమీకరణం 28 ఇక్కడLeq L1 L2 L3 LNవరకు ఉంటుంది ఇది సమీకరణం29 కాబట్టి సమీకరణం 24 సిరీస్ ప్రేరకకు సమానమైనది చూపిస్తుంది ప్రేరక సందర్భంలో ఇది R1 R2 R3 అన్ని నిరోధకములు సిరీస్లో ఉన్నప్పుడు సిరీస్లోని నిరోధకముల వలె జోడిస్తుంది అదే విధంగా ప్రేరకం విషయంలో కూడా దీన్ని జోడిస్తాము కాబట్టి ఇది సమానమైన సర్క్యూట్ మరియు ఇది Leq Leq L1 L2 L3 మరియు అన్ని ప్రేరకాలు జోడిస్తాము ఇది సిరీస్ ప్రేరకానికి సమానమైన సర్క్యూట్ కాబట్టి సిరీస్లోని ప్రేరకను సిరీస్లోని నిరోధకముల మాదిరిగానే కలుపుతారు కాబట్టిఇప్పుడుచిత్రం25లో చూపినNప్రేరకాల యొక్క మీ సమాంతర కనెక్షన్ను పరిగణించండిప్రేరకాలన్నీఅంతటా ఒకే వోల్టేజ్ కలిగి ఉంటాయి కాబట్టి ఇది వోల్టేజ్ మరియు LN వరకు ఉన్న ఈ L1 L2 L3 అన్ని ప్రేరకాలు సమాంతరంగా అనుసంధానించబడి ఉంటాయి మరియు ఇది ప్రవేశిస్తున్న కరెంట్ i మరియు తరువాత i1 i2 i3 అన్నీ కరెంట్ లు ప్రేరకం 1 ప్రేరకం 2 ద్వారా ప్రవహిస్తున్నాయి అందువల్ల KCL ను వర్తింపజేయండి అప్పుడు i i1 i2 iN వస్తుంది ఒకవేళఇదిi i1 i2 iN వరకు మరియు మనకు తెలుసుi1 1L1t0tv dt i1 ఇది ప్రేరకప్రారంభ కరెంట్ కెపాసిటర్ లో అదే విషయం 1L2t0tv dt i2 మరియు 1LNt0tv dt iN ఇప్పుడు సమాకలనం t0tv dt ద్వారా గుణించబడిన అన్ని పదములను సేకరించండి ఇదిఇలా ఉంది1L11L2 1LNt0tv dt i1 i2 iN దీనిని ఇలా కూడా వ్రాయవచ్చు i 1Leq t0tv dt i ఇక్కడ 1Leq 1L11L2 1LN ఇది మీ నిరోధకాలు సమాంతరంగా ఉన్నప్పుడు 1Req 1R11R2 1RN వలె ఉంటుంది మరియు i i1 i2 iN ఇది సమీకరణం 31 మరియు ఇది సమీకరణం 32 కాబట్టిసమాంతరంగా ఉన్న ప్రేరకాలను సమాంతరంగా ఉన్న నిరోధకాల మాదిరిగానేకలుపుతారు తదుపరిరెండు మూడు ఉదాహరణలు తీసుకుందాం కాబట్టిఇక్కడచూడండి 01 హెన్రీప్రేరకం ద్వారా కరెంట్ i 5t e 10t ఆంపియర్ అని ఇవ్వబడింది ప్రేరకం అంతటా వోల్టేజ్ ని మరియు నిల్వ చేయబడిన ఎనర్జీని కనుగొనండి v L didt అని మనకు తెలుసు 01 హెన్రీ i 5t e 10t ఆంపియర్ అని ఇవ్వబడ్డాయి కాబట్టి v 0 కాబట్టిదీని అవకలనం తీసుకుంటే అది 0 05e 10t 0 05te 10t దీనిని సరళీకృతం చేస్తే ఇది 0 05e 10t వోల్ట్ అవుతుంది కాబట్టినిల్వ చేయబడిన ఎనర్జీ విలువ 12 Li2 కాబట్టి12Lఇది మీi2 25t2e 20tకాబట్టిఇది ప్రాథమికంగా0 125t2e 20tజౌల్ ఉంటుంది కాబట్టిఇది సాధారణ ఉదాహరణ తరువాతది 5 మిల్లీ హెన్రీ ప్రేరకం ద్వారా ప్రవహిస్తున్న కరెంట్ ను కనుగొనండి దాని అంతటా ఉన్న వోల్టేజ్ t 0 కంటే ఎక్కువ ఉన్నప్పుడు vt 30t2మరియు t0కంటే తక్కువ ఉన్నప్పుడు vt0 అని ఇవ్వబడింది అదేవిధంగా t 0కంటే ఎక్కువమరియు 0 5కంటే తక్కువఉన్నప్పుడు నిల్వ ఉన్న ఎనర్జీనిశక్తి కనుగొనండి కాబట్టిi1Lt0tv dti అని మనకుతెలుసు L 5మిల్లీహెన్రీ అని ఇవ్వబడినది కాబట్టిఇది5 10 3హెన్రీ మరియు i 1Lఅంటే510 3 t0tvt 30 t2 ఇచ్చారు కాబట్టి 30t2 dt 0 అంటే మీi నిజానికి0 ఇప్పుడు 5 మిల్లీ హెన్రీ ప్రేరకం ద్వారా ప్రవహిస్తున్న కరెంట్ ను కనుగొనడానికి దాని వద్ద ఉన్న వోల్టేజ్ t0కంటే తక్కువగా ఉన్నప్పుడు vt0 అని ఇవ్వబడింది కాబట్టిఈ సందర్భంలోమీi 0 కాబట్టిఅది2000t3 ఆంపియర్ అవుతుంది కాబట్టి పవర్P vi30 t2 2000t3 6 104 t5 మరియునిల్వ చేయబడిన ఎనర్జీ విలువ 00 5P dt దీని ద్వారా ఇవ్వబడుతుంది ఇది 0మరియు0 5మధ్య కనుక్కోవలసివుంది P 6 104 t5కాబట్టి ఇక్కడ ప్రతిక్షేపించి సమాకలనం చేస్తే w 15625జౌల్ వస్తుంది ఇదిఒక సాధారణ ఉదాహరణ ఇప్పుడుమరొకటి ఈ చిత్రం 26 లో DC పరిస్థితి ఉన్న సాధారణ సర్క్యూట్ చూపించబడినది i vC vL మరియు కెపాసిటర్ ప్రేరకం లో నిల్వ శక్తి కనుగొనండి కాబట్టిఈ సాధారణ సర్క్యూట్ ఇవ్వబడింది మరియు DC పరిస్థితిలో i vC vL కనుగొనాలి ఇది i ఇది vC ఇది vL మరియు కెపాసిటర్ లో శక్తి మరియు ప్రేరకం లో నిల్వ ఉన్న శక్తి ని కనుగొనాలి కాబట్టిప్రశ్నఏమిటంటే DC పరిస్థితి లో మేము కెపాసిటర్ను DC కోసం ఓపెన్ సర్క్యూట్తో భర్తీ చేస్తాము కెపాసిటర్ కోసం చూశాము మరియు dc పరిస్థితి లో ప్రేరకం షార్ట్ సర్క్యూట్ అయి ఉండాలి కాబట్టి ప్రేరకం షార్ట్ సర్క్యూట్ అంటే ఈ 3Ω లో కరెంట్ లేదు 3Ω ద్వారా కరెంట్ ప్రవహించదు ఎందుకంటే ఇది ఓపెన్ సర్క్యూట్ కాబట్టి ఇప్పుడు i ఏమవుతుంది ఇది4ప్లస్1 5Ω మరియు10వోల్ట్కాబట్టిఇది105 అవుతుంది కాబట్టి 2ఆంపియర్ అవుతుంది కాబట్టి iమరియు అదే పరిస్థితి ఇది సాధారణ సిరీస్ సర్క్యూట్ ఇక్కడ ఏమీ ప్రవహించదు కాబట్టి iమరియుiLఒక్కటే కాబట్టి i iL 1041 2ఆంపియర్ మరియుvC కెపాసిటర్ అంతటా వోల్టేజ్ వాస్తవానికిఇదిమీ వోల్టేజ్vC ఇక్కడకరెంట్ ప్రవహించడంలేదు ప్రాథమికంగావాస్తవానికి దీనినినేనుసులభ మార్గంలోవ్రాయగలను ఇది వాస్తవానికి vC మరియుఇది మీకరెంట్ ILఇక్కడ ప్రవహిస్తోంది కాబట్టి vC 1 iLమరియుiL 2ఆంపియర్కాబట్టిvC ప్రాథమికంగా2వోల్ట్ కాబట్టినన్ను శుభ్రం చేయనివ్వండి అందువల్లనేvC 2వోల్ట్ వచ్చింది ఇప్పుడు ఇక్కడ కెపాసిటర్ లో నిల్వ ఉన్న శక్తి WC12 Cvc2కాబట్టి12 0 110 6 ఫారెడ్ ఎందుకంటే C0 1మైక్రో ఫారెడ్ అని ఇచ్చారు vC 2వోల్ట్ 22జౌల్ 2మైక్రోజౌల్స్ మరియు ప్రేరకం లో అది 12 Li2అవుతుంది 210 322 కాబట్టి WL 0 4మిల్లీజౌల్ ఉంటుంది కాబట్టి ఇది ప్రేరకంలోనిల్వ చేసినశక్తి కాబట్టితదుపరిది మరొక సాధారణసమస్య ఇది సాధారణ సమస్య ఈ చిత్రంలో i మిల్లీఆంపియర్ అని ఇవ్వబడినది మరియు దాని ప్రారంభ పరిస్థితి i2 1 మిల్లీఆంపియర్ అని ఇచ్చినట్లయితే i1 యొక్క ప్రారంభ పరిస్థితి i1 v v1 v2 i1 మరియు i2 ని కనుగొనండి కాబట్టిఈసర్క్యూట్ ఇవ్వబడి ఉంది ఈసర్క్యూట్ ఇవ్వబడి ఉంది రెండుప్రేరకాలు సమాంతరంగా ఉన్నాయి కాబట్టి ఈరెండుప్రేరకాలు సమాంతరంగా ఉన్నాయి ఈ ప్రేరకం మరియు ఈ ప్రేరకం సమాంతరంగా ఉన్నాయి అంటే సమానమైన కాబట్టిఇది మీ3హెన్రీ గా ఉంటుంది మరియుతరువాత2హెన్రీ సిరీస్ లో ఉంటుంది నిరోధకాలు సిరీస్ సమాంతరంగా ఉన్నప్పుడు ఏ విధంగా చేసామో ప్రేరకాల విషయంలో కూడా అదేవిధంగా చేస్తాము మరియు ఇది ఈ2హెన్రీ ఉంది కాబట్టి 2ప్లస్ ఈసమానమైన 3 కాబట్టి మీ సమానమైన ప్రేరకం 5హెన్రీఅవుతుంది కాబట్టిదాన్ని శుభ్రంచేస్తాను కాబట్టిఈ సందర్భంలో i మిల్లీఆంపియర్ అని ఇవ్వబడినది మరియు i2 1 మిల్లీఆంపియర్ అని ఇవ్వబడినది ఇప్పుడుt0వద్ద ఈ వ్యక్తీకరణ నుండిi 2 1 కాబట్టి 1మిల్లిఆంపియర్ వస్తుంది అందువలనఈ నోడ్ వద్ద KCL వర్తింపజేస్తే ప్రారంభ పరిస్థితి కోసంi i1 i2 వాటిలో ఒకటి i2 ఇచ్చి ఉన్నారు i మనము కనుక్కున్నాము కాబట్టిరెండవది అనగా i1 సులభంగా పొందవచ్చు కాబట్టినన్ను శుభ్రం చేయనివ్వండి i మనము కనుక్కున్నాము ఇది 1మిల్లిఆంపియర్ మరియుi2 1మిల్లిఆంపియర్ అందువలన i1మీ ప్రారంభ పరిస్థితి2మిల్లిఆంపియర్అని వస్తుంది మనము లెక్కించినLeq 2412412 ఉంటుంది ఇది 5హెన్రీ ఉంటుంది నేనుఇప్పుడే చూపించానుకనుక vtఈ సర్క్యూట్ ఉందికాబట్టి ఇది మీ vt నేనుసమానసర్క్యూట్ గీస్తేవాస్తవానికిఇది vt మరియు ఇది 5హెన్రీ అవుతుంది అందువల్లనే వాస్తవానికిLeqఈ5హెన్రీ కాబట్టినన్ను శుభ్రం చేయనివ్వండి Leq5హెన్రీఉందిమరియుi మిల్లీఆంపియర్కాబట్టి అవకలనం తీసుకుంటే అదిvt 50e 10tమిల్లి వోల్ట్అవుతుంది ఇప్పుడు v1 2didt ఇది 2హెన్రీ ఉంది మరియు దాని అంతటా వోల్టేజ్v1 కాబట్టిఇది 2didt ఉంటుంది ఇక్కడ అది20 e 10tమిల్లివోల్ట్ అవుతుంది ఇప్పుడు v v1v2 నుండి v2 వస్తుంది నిజానికి ఇది ఓల్టేజిv2 దీనర్థం ఏమిటంటేఈ అంతటా ఓల్టేజి v2 అందువలనKVLవర్తింపజేస్తే ఇదిv v1v2 ఉంటుంది నన్ను శుభ్రం చేయనివ్వండి అందువలనమీv2v v1 v 50 e 10t మరియు v1 20 e 10t అని ఇంతకు మునుపు చేసి ఉన్నాము కాబట్టిv2 20 e 10t మిల్లివోల్ట్ అవుతుంది i1 14 0tv2 dt i1 గాఉంటుంది కాబట్టి 304 e 10t t 0 నుంచి 1 వరకుమరియుi1 2 దీనిని సరళీకృతం మరియు సమాకలనం చేస్తేమీకు i1 2 75 0 75e 10t మిల్లీఆంపియర్ వస్తుంది అదేవిధంగాi2 112 0tv2 dt i2 కాబట్టిఅది 3012 0te 10t dt ఉంటుంది ఇక్కడv2 1 మరియుసమాకలనం మరియుసరళీకృతం చేస్తే i2 0 25 e 10t మిల్లీఆంపియర్ వస్తుంది దీంతోఈకెపాసిటర్ మరియు ప్రేరకాలు అంశం ముగిసింది ఒకటి రెండుఉదాహరణలు ఇక్కడ ఇవ్వబడ్డాయి ఉదాహరణ 1 లో లాగానే వీటిని పరిష్కరించండి ఇక్కడ ఇచ్చినది చదవండి నేను చదవడం లేదు ప్రతీది ఇక్కడ ఇవ్వబడింది మరియుసమాధానం కూడా ఇవ్వబడింది కాబట్టిఒకేఒకసమస్యనేనుఇక్కడఇస్తాను మరియు ఇది సమాధానం మరియు ఇది మీ సమస్య చాలా ధన్యవాదాలు మళ్ళీ కలుద్దాం